హలో సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై నా కోర్సుకు తిరిగి స్వాగతం

ఐఐటి కాన్పూర్లో ఎన్పిటిఇఎల్ మూక్ ద్వారా మేము మీకు ఈ కోర్సును అందిస్తున్నాము మనం నాలుగో వారం మాడ్యూల్ 6 లో ఉన్నాము ఇది ఈ వారానికి చివరి మాడ్యూల్ ఆపై మీరు చూస్తే మొత్తం ఉపన్యాసాల సంఖ్యలో ఇది 24వ ఉపన్యాసం దీనితో కోర్సు సగం ముగియబోతోందనే వాస్తవం దీనికి సమానం ఒకటి మరియు మీరు కోర్సు నుండి నేర్చుకున్న వాటిని తిరిగి అంచనా వేయడానికి ఇది సమయం మరియు మీరు ఎలా ప్రయోజనం పొందుతున్నారు మీరు కోర్సులో ఇచ్చిన సూచనలను అనుసరిస్తున్నారా ఇప్పుడు నేను ఎప్పటిలాగే వాస్తవానికి అంశానికి వెళ్ళే ముందుమునుపటి దానిలో నేను చేసిన దాని యొక్క శీఘ్ర ముఖ్యాంశాలను పొందడానికి ప్రయత్నిస్తాము ఇందులో మనం ఏమి చేయబోతున్నాంనేను టెలిఫోన్ కమ్యూనికేషన్ మన చర్చను ముగిస్తాను మరియు ఈ ఉపన్యాసం ముఖ్యంగా నేను ప్రాథమిక మరియు అధునాతనమైన వాటి వంటి అవసరమైన టెలిఫోన్ నైపుణ్యాలపై దృష్టి పెడతాను వృత్తిపరమైన స్థాయిలో అధునాతనమైనవి అవసరంకానీ మీరు ప్రాథమిక స్థాయిలో ఉన్నా లేదా అధునాతన స్థాయిలో ఉన్నా అవసరమైనవి అవసరం మునుపటి ఉపన్యాసంలో నేను మీకు అధునాతన టెలిఫోన్ నైపుణ్యాల గురించి కొన్ని ఆలోచనలు ఇవ్వడం ద్వారా ముగించాను కాబట్టి కమ్యూనికేషన్ మరియు క్రియాశీల శ్రవణంలో ప్రభావశీలతకు స్పష్టత అవసరమని మొత్తంగా నేను మీకు సూచించాను కమ్యూనికేషన్లో స్పష్టత ద్వారా నేను ప్రత్యేకంగా అర్థం చేసుకున్నాను సారూప్యంగా అనిపించే పదాలను స్పష్టంగా ఉచ్చరించగలగాలి కానీ ఉచ్ఛరించాలి స్పష్టంగా మరియు భిన్నంగా కాబట్టి రెండు ఉదాహరణలు నేను కప్పలుగా వినిపించే ఒక కప్పను ఇచ్చాను కాబట్టి నిజమైన జంతు కప్పలను తీసుకురావడానికి బదులుగా పిల్లలు ధరించాల్సిన కప్పలను ప్రభుత్వం పంపింది ల్యాప్టాప్ గురించి స్పష్టంగా ప్రస్తావించబడలేదు కాబట్టి ఇది ల్యాప్టాప్గా వినిపించింది లేదా ఆ వ్యక్తి వాస్తవానికి ల్యాప్టాప్ను కోరుకున్నాడు కానీ అతను విన్నది ల్యాప్టాప్ అని చెప్పాడు కాబట్టి ముఖ్యంగా మీరు ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు ఈ రకమైన గందరగోళాన్ని నివారించాలి ఫోన్ చేయండి లేదా ఏదైనా కాల్ అందుకోండి ఆపై మీరు నోట్స్ తీసుకుంటున్నారు ఆపై మీరు నోట్స్ తీసుకున్నప్పుడు స్పష్టంగా ఉండండి ఆపై మీకు అర్థం కాకపోతే దాన్ని పునరావృతం చేయమని వారిని అడగండి వాటిని పునరావృతం చేయమని అడగడం వల్ల ఎటువంటి హాని లేదు మీరు చాలా ఫోన్ కాల్స్ నిర్వహించడంలో నిమగ్నమైన వ్యక్తి అయితే మీరు దయగల వ్యక్తి అయితే మీరు చాలా కోరికలతో వ్యవహరిస్తున్న హాట్ సీట్లో ముఖ్యంగా ఏకకాలంలో కాల్స్ చేయడం అక్కడ మళ్ళీ మీరు ప్రారంభించి కొనసాగించి ఆపై ముగించే విధంగా మీరు వాటిని పట్టుకోగల కొన్ని దశలను చూశాము ఈ పనులను చేయడానికి మీరు మిమ్మల్ని మీరు వ్యవస్థీకరించుకోవాలని వ్యవస్థీకరించుకోవాలని కూడా నేను సూచించాను మీ డెస్క్ ఆపై మీరు పరికరాలు మీరు ఉపయోగించే టెలిఫోన్ పరికరాలు తెలుసుకోవాలి మొత్తంమీద నేను ఫోన్ కాల్స్ సరిగ్గా చేయడానికి కొన్ని నిబంధనల గురించి ఆపై మీరు కాల్ని ఎలా ముగించాలి అనే దాని గురించి మాట్లాడాను మరింత ముఖ్యమైనది ఒక ఆకృతిని ఉపయోగించడం ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని గమనించడం అని నేను చెప్పాను కాబట్టి మీరు వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా వంటి వివరాలను కలిగి ఉన్న ఆకృతిని ఉపయోగిస్తే ఎవరి నుండి సందేశం వచ్చింది తేదీ సమయం ఆపై సంప్రదింపు సంఖ్య మొదలైనవి స్క్రిబ్లింగ్ వ్రాసే బదులు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కేవలం ఖాళీలను పూరించవచ్చు కానీ టెలిఫోన్ కాల్స్ అనేవి సాధారణంగా తేలికగా తీసుకుంటామని చెప్పడం ద్వారా కూడా నేను ముగించాను నిర్వహించడానికి సులభం మరియు అప్పుడు మనం ఎటువంటి తయారీ లేకుండా మాట్లాడవచ్చు కానీ మీరు వృత్తిపరమైన స్థాయికి చేరుకున్నప్పుడు మీరు చెడు వార్తలను అందించడం వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు నిజంగా చెడు వార్తలను ఎలా అందించగలరో కొన్ని చిట్కాలు ఇవ్వడం ద్వారా నేను ముగించాను కానీ అదే సమయంలో మీరు చెడు వార్తలను అందిస్తున్నప్పుడు కూడా అవతలి వ్యక్తి గౌరవాన్ని సంపాదించగలరని మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు అలా చేసిన తరువాత మరికొన్ని సవాళ్లను చూద్దాం ఆపై దాని ఆధారంగా చూద్దాం మీకు అవసరమైన కొన్ని ముఖ్యమైన టెలిఫోన్ నైపుణ్యాలను కూడా మేము గుర్తిస్తాము మరిన్ని సవాళ్ల పరంగా కష్టమైన కాలర్లు ఉండవచ్చని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏ విధంగానైనా వారు కోపంగా ఉన్నారు వారు అసంతృప్తిగా ఉన్నారు వారు విసుగు చెందారు వారు మీపై అరుస్తున్నారు లేదా వారు కేవలం సమస్యలను సృష్టిస్తున్నారు ఇప్పుడు సాధారణంగా మీరు కష్టమైన కాలర్లను హ్యాండిల్ చేసేటప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోండి దౌత్యపరంగా తెలివిగా ఉండండి కాబట్టి వారి మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆపై వాస్తవాలను ఇవ్వండి అవసరమైన వాస్తవాలను ఇవ్వండితగిన వాస్తవాలు ఆపై వారి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి కాబట్టి ప్రత్యామ్నాయ పరిష్కారాలను అందించండి మరియు దయచేసి అత్యంత ముఖ్యమైన పదాలను చెప్పండి మన స్థానాన్ని అర్థం చేసుకోండి దయచేసి పొరపాటుకు క్షమించండి మీ అవగాహనకు ధన్యవాదాలు కాబట్టి మీరు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ఈ మూడు పదాలు లేదా పదబంధాలు చాలా ముఖ్యమైనవి మీరు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాలు అంటే ప్రజలు అని చూద్దాం మీపై ఎవరు కోపంగా ఉన్నారు మరియు మీరు కోపాన్ని ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడు మీరు సంఘర్షణను పరిష్కరించేటప్పుడు ఉపయోగించిన చాలా నైపుణ్యాలు లేదా మీరు కోపంతో ఎవరితోనైనా వ్యవహరించాలనుకున్నప్పుడు కానీ టెలిఫోన్ కాల్ పరంగా మీకు ప్రస్తుతం అవసరమైనవి కాబట్టి కొన్ని విషయాలను మరింత సంబంధితంగా ఆపై మరింత నిర్దిష్టంగా తెలియజేయండి మీరు ఫోన్లో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా చల్లగా చేసే విషయంలో ఈ పాయింట్లను చూడండి అవతలి వ్యక్తి వాయిస్ ఎత్తుతున్నప్పటికీ అంతటా చల్లగా మరియు ప్రశాంతంగా ఉండండి లేదా పూర్తిగా బాధపడటం మీరు చల్లగా ఉండండి మిమ్మల్ని చల్లగా ఉంచుకోండి మరియు అంతటా ప్రశాంతంగా ఉండండి ఓదార్పునిచ్చే నిశ్శబ్దాన్ని ఉపయోగించండి కాబట్టి ఇది నేను మీకు చురుకైన శ్రవణ వినియోగంలో ప్రస్తావించాను ఓదార్పునిచ్చే నిశ్శబ్దం అనేది అవతలి వ్యక్తిని ఓదార్చే నిశ్శబ్దం మరియు అవతలి వ్యక్తిని తెరుచుకునేలా చేస్తుంది విరామాలను అర్థం చేసుకోవడాన్ని ఉపయోగించుకోండి తద్వారా ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నాడు ఆపై మీరు కూడా దానికి ప్రతిస్పందించి ఆపై కొన్నిసార్లు మీరు విరామం ఇస్తారు కాబట్టి మళ్ళీ ఆ వ్యక్తి తిరిగి వస్తాడు లేదా ఆ వ్యక్తి అర్థం చేసుకోవడానికి మీరు దేనినైనా వదిలివేస్తారు కాబట్టి తనను తాను సేకరించుకోవడానికి తిరిగి రావడానికి ఆ వ్యక్తికి కొంత సమయం ఇవ్వండి మీరు సహాయం అందించడానికి ప్రయత్నించే వ్యక్తికి సాధ్యమైనంత ఏ విధంగానైనా సహాయం అందించండి అవతలి వ్యక్తి తన స్వరాన్ని పెంచినప్పటికీ మీరు రెచ్చగొట్టబడినప్పటికీ మీ స్వరాన్ని ఎప్పుడూ పెంచవద్దు కాబట్టి మీ స్వరాన్ని ఎప్పుడూ పైకి ఎత్తవద్దు ఏదైనా అసౌకర్యానికి క్షమాపణ చెప్పండి కాబట్టి అవతలి వ్యక్తి ఏమి కేకలు వేసినా మరియు కోపంగా ఉండటం వల్ల కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెప్పండి ఆపై తరచుగా ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ తరపున మిమ్మల్ని అరిచాడు ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో కూడా తెలియకుండానే మీరు తీసుకున్న ఏదైనా బాధ్యతను మీ కుటుంబం తరపున నిర్వహించండి కాబట్టి మీరు గుర్తించే సమస్యను గుర్తించడానికి మీరు వ్యక్తికి సహాయం చేస్తారు వ్యక్తికి సమస్య సమస్యను గుర్తించడమే కాకుండా మీరు కొన్నింటిని అందించడానికి కూడా ప్రయత్నిస్తారు సమస్యకు సాధ్యమైన పరిష్కారంతో పాటు మీరు ఈ పని చేయగలరని మీరు సూచిస్తున్నారు మేడమ్ మీరు దీనిని ప్రయత్నించవచ్చు మరియు మీ సంస్థ మీ సంస్థ అయితే మీ సంస్థ లేదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు సమస్యను సృష్టించడానికి బాధ్యత వహిస్తారు కాబట్టి అప్పుడు మీరు ఒక రకమైన పరిహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు తద్వారా వాస్తవానికి కోపంగా ఉన్న వ్యక్తిని ఓదార్చుతుంది ప్రారంభంలో ఆ వ్యక్తి దానిని అంగీకరించలేకపోవచ్చు అంగీకరించలేకపోవచ్చు ముఖ్యంగా ఏదైనా నష్టం ఉంటే ఆపై ఏదైనా రకమైన నష్టానికి సంబంధించి ఉంటే మీరు ఇచ్చే ఏ రకమైన ద్రవ్య పరిహారం అయినా గౌరవం లేదా గౌరవం ఆ వ్యక్తిని మళ్లీ రెచ్చగొడుతుంది కానీ మీరు తిరిగి డబ్బు ఇస్తే నష్టం మళ్లీ ద్రవ్య నష్టం పరంగా ఉంటే ఆ వ్యక్తి కొంత ఉపశమనం పొందుతాడు కానీ మొత్తంగా మీరు డబ్బు ఇవ్వలేకపోతే మీరు వేరే డబ్బు ఇవ్వవచ్చు మీ కస్టమర్ను బట్టి కొన్ని ఉచిత టిక్కెట్లు ఉచిత విమాన టిక్కెట్లు ఇవ్వడం వంటి పరిహారం కాబట్టి ఉచిత సినిమా టిక్కెట్లు రెస్టారెంట్లో భోజనం చేయడానికి ఉచిత టిక్కెట్లు కూడా చిన్న వస్తువులు కూడా వాస్తవానికి వ్యక్తి యొక్క కోపాన్ని తగ్గిస్తుంది కాబట్టి సాధ్యమైనంత పరిహారం ఇవ్వండి మీరు ఏమీ ఇవ్వలేరని కాదు కంపెనీ పాలసీ కూడా అలాంటిదే కానీ మీరు ఏదైనా ఇవ్వవచ్చు దుర్వినియోగ వ్యక్తీకరణల విషయంలో కొన్నిసార్లు మీరు మరొకరిని స్వీకరించే ముగింపులో ఉండవచ్చు మీరు వినడానికి ఇష్టపడని నాలుగు అక్షరాల పదాలను మాత్రమే వ్యక్తి ఉపయోగిస్తున్నాడు ఎవరైనా మరియు మీరు వినడానికి అస్సలు అర్హులు కాదని మీరు భావిస్తారు మీరు దానిని తిరిగి ఇవ్వాలనుకుంటున్నారని మీకు కోపం వస్తుంది కానీ బాధపడకండి దానిని చాలా వేడిగా తీసుకోకండి వ్యక్తిగతంగా తీసుకోకండి అది చాలా తక్కువ ఉన్న మరొక వ్యక్తి మరియు మీలాంటి వ్యక్తికి ఈ రకమైన పదాలను ఉపయోగిస్తున్న వ్యక్తి కాబట్టి మీరు దిగజారిపోరు కాబట్టి బాధపడకండి వృత్తిపరంగా మరియు ముందుగానే వ్యవహరించండి మళ్ళీ వృత్తిపరంగా వ్యవహరించండి సర్ మేడమ్ మీరు మీ పరిమితిని దాటుతున్నారని మీరు చెప్పగలరు మరియు మీరు ఈ విధంగా మొదలైనవి మాట్లాడగలిగితే నేను అభినందిస్తున్నాను కానీ మళ్ళీ వారు అదే స్థితిలో కొనసాగితే సమస్యను మళ్లీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి దానికి తిరిగి వెళ్లి అది సమస్య అయితే పరిష్కారంతో వెళ్లి పరిహారం అందించడానికి ప్రయత్నించండి అని వారికి చెప్పండి నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను వంటి విషయాలు చెప్పినప్పుడు మీరు కాల్ చేసిన వారితో సానుభూతి చూపడానికి కూడా ప్రయత్నిస్తారు ఈ సమయంలో మీరు ఏమి అనుభవిస్తారో నేను నిజంగా అనుభూతి చెందగలను కానీ అదే సమయంలో మీరు మీ సంస్థను లేదా సంస్థను నిరుత్సాహపరచాల్సిన అవసరం లేదు మీరు వెంటనే సైట్లలో చేరాల్సిన అవసరం లేదు ఆపై అవును ఇది అని నాకు తెలుసు నా బాస్ ఏమి చేస్తాడు అతను అంత చిరాకు పెట్టే వ్యక్తి ఆపై అతను నిజంగా భయంకరమైన వ్యక్తి మరియు అతను ప్రజలందరికీ ఇలా చేస్తూనే ఉంటాడు మీరు మీ యజమానిని లేదా మీ సంస్థను నిరాశపరచాల్సిన అవసరం లేదు కానీ మీరు సానుభూతితో ఉన్నారని చూపించండి కాల్ చేసిన వ్యక్తితో మరింత సహాయం మరియు మెరుగైన పరిష్కారాలతో తిరిగి పొందండి మీరు అక్కడికక్కడే పరిష్కారం ఇవ్వలేకపోతే తిరిగి రావడానికి సమయం తీసుకోండి ఆపై మరింత సహాయం పొందండి ఆపై మెరుగైన పరిష్కారాలతో ముందుకు రండి మరియు మీరు అలా చేసినప్పుడు మీరు తిరిగి కాల్ చేస్తానని ఆ వ్యక్తికి వాగ్దానం చేస్తారు మరియు మీరు కూడా తీసుకుంటారు మీరు కాల్ చేసినప్పుడు వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఫాలో అప్ చేయడానికి చొరవ తీసుకోండి ఆపై సమాచారాన్ని నవీకరించండి మరియు ఒకవేళ మీరు తిరిగి కాల్ చేస్తానని వాగ్దానం చేస్తే లేదా ఏదైనా ప్రత్యామ్నాయ పని చేస్తానని వాగ్దానం చేస్తే లేదా ఒక రకమైన పరిహారం ఇవ్వడానికి వాగ్దానాన్ని నెరవేర్చండి వాగ్దానాన్ని ఉల్లంఘించవద్దు విస్మరించవద్దు మీరు ఏదైనా చెబితే దానిని మర్చిపోకండి కాబట్టి ఇది మీ కాల్ యొక్క నాణ్యతను మెరుగుపరచబోతోంది అయితే మీరు చేసే ఇతర కాల్స్ కూడా ఉన్నాయి మీరు అభివృద్ధి చేయాల్సిన ముఖ్య నైపుణ్యాలలో ఒకటైన మీ స్వరాన్ని నిర్వహించడం అనేది మీరు అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమైన నైపుణ్యాలలో ఒకటి వాయిస్ మరియు మీ వాయిస్ నాణ్యత మళ్ళీ మీ ఫోన్ చేసేవారికి చాలా విషయాలను సూచించగలవు మీరు విచారంగా అనారోగ్యంతో అలసిపోయి విసుగు చెంది కోపంగా కోపంగా విసుగు చెంది నిస్వార్థంగా ఒత్తిడికి గురై అసహనంగా ఉన్నారో లేదో వాయిస్ వెల్లడిస్తుంది నిజానికి ఇవన్నీ ప్రతికూల లక్షణాలు ఆపై మీరు ఈ రకమైన పరిస్థితిలో ఉంటే మీరు విచారంగా అనారోగ్యంతో అలసిపోయి విసుగు చెంది ఉన్నారు మీరు హాజరు కాకూడదని బాగా సూచించబడింది ఏదైనా కాల్ చేయడానికి మీరు కాల్ చేయకుండా ఉండాలి మరియు ఎవరైనా మీ కాల్ని తీసుకోగలిగితే మీరు దానిని ఆ వ్యక్తికి ఇవ్వడం మంచిది ముఖ్యంగా మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీరు విరామం తీసుకునే సమయం మరియు మీరు చూపించే లేదా వెంట్ చేసే అవకాశం ఉన్న సమయం ఇది ఒకరిపై మీ కోపాన్ని బయటపెట్టండి మరియు అవతలి వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి కావచ్చు మరియు అప్పుడు మీరు మీ భావోద్వేగాలను చిందించారు మరియు అవతలి వ్యక్తి దానిని స్వీకరించడానికి సరైన మానసిక స్థితిలో లేడు కాబట్టి అది మీ కంపెనీ నిర్మించిన ఒక రకమైన సద్భావనను విచ్ఛిన్నం చేయడంలో ముగుస్తుంది దశాబ్దాలుగా మీ స్వరం మీరు సంతోషంగా సహాయకరంగా నవ్వుతూ ఉల్లాసంగా మద్దతుగా జాగ్రత్తగా సానుభూతితో శ్రద్ధగా మరియు స్నేహపూర్వకంగా ఉన్నారో లేదో కూడా సూచిస్తుంది ఇప్పుడు ఎవరినైనా పిలవడానికి ముందు మీకు ఈ లక్షణాలు లేదా ఈ రకమైన మనస్తత్వం ఉంటే ఏదైనా అంతరాన్ని తగ్గించబోయే సంబంధాలను పెంపొందించడానికి సహాయపడే ఫోన్ సంస్థల మధ్య కమ్యూనికేషన్ మరియు అది మీ మనస్తత్వం యొక్క సరైన ఫ్రేమ్ సంతోషంగా సహాయకరంగా నవ్వుతూ ఉల్లాసంగా మద్దతుగా జాగ్రత్తగా సానుభూతితో శ్రద్ధగా మరియు స్నేహపూర్వకంగా ఉండాలి ఇప్పుడు వాయిస్ గురించి ఇతర ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చాలా మందికి వారు బిగ్గరగా మాట్లాడతారని తెలియదు చాలా మందికి వారు మాట్లాడేటప్పుడు లౌడ్ స్పీకర్లు అవసరం లేదని తెలియదు ఇతర రిసీవర్లు తమ కాల్ను స్పీకర్పై ఉంచాల్సిన అవసరం లేదు తద్వారా ఇతరులు వారి మాట వినగలరు వాయిస్ చాలా బిగ్గరగా ఉంటుంది వారు హాలులో ఉంటే ఎవరైనా వినవచ్చు ఇప్పుడు మీరు ఒకటే అయితే వాటిలో బిగ్గరగా మాట్లాడే విషయంలో మీరు మీ స్వరాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం ఇది కారణమవుతుంది అది ఎంత బిగ్గరగా ఉంటే అది చిరాకు కలిగించే అవకాశం ఉంది అవతలి వ్యక్తికి ఇది ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది ఇది శబ్ద కాలుష్యం లాంటిది అవతలి వ్యక్తి మనస్సును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అది ఎంత మృదువుగా ఉంటే అవతలి వ్యక్తి అంత ప్రశాంతంగా ఉంటాడు ఆపై అవతలి వ్యక్తి సాధారణంగా మీతో చర్చలు జరపడానికి సౌకర్యవంతమైన స్థాయిలో కానీ మరోవైపు చాలా మందికి తెలియదు వారి గొంతులు బలహీనంగా ఉన్నాయని వారి గొంతులు వినడానికి చాలా బలహీనంగా ఉన్నాయని వారు మాట్లాడాల్సిన అవసరం ఉందని బిగ్గరగా వారు సాధన చేయాలి ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ మీరు చాలా బిగ్గరగా ఉన్నారా లేదా మీరు చాలా బలహీనంగా ఉన్నా మీరు మీ స్వరాన్ని ఎలా నిర్వహిస్తారు అది మీ అభ్యాసం ద్వారా మాత్రమే సాధనపై విశ్వాసాన్ని పొందుతారు మీరు మీ స్వరాన్ని రికార్డ్ చేసి దానిని ఎలా వింటారు మీరు దానిని టేప్ రికార్డర్లో లేదా ఆన్లో రికార్డ్ చేయండి ఈ రోజుల్లో మీకు రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది మీ మొబైల్ ఫోన్లో మీరు మీ ఫోటో రికార్డ్ లేకుండా మీ వాయిస్ని మాత్రమే రికార్డ్ చేస్తారు వీడియోతో కూడా చేసి ఆపై మీ వాయిస్ నాణ్యత ఎలా ఉందో తనిఖీ చేయండి మీరు ఎవరితోనైనా మాట్లాడటం ప్రారంభించే ముందు మీ స్వరంతో సౌకర్యంగా ఉండండి మీ వాయిస్ తగినంతగా వినిపిస్తుందా లేదా చాలా బిగ్గరగా ఉందా లేదా చాలా తక్కువగా ఉందా కాబట్టి ఎలా అని నిర్ణయించుకోండి మీరు మీ వాయిస్ రికార్డ్ను మళ్లీ మళ్లీ నిర్వహించవచ్చు మరియు మీరు ఉపయోగించే కొన్ని కీలక పదాలను మళ్లీ మళ్లీ సాధన చేయవచ్చు మీరు క్షమించండి అని చెప్పే విధానాన్ని సాధన చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది నిజంగా క్షమించండి అని చెబుతారు కానీ అప్పుడు అది వారి హృదయం నుండి రాదు అది మీ పెదవి సేవకు సమానం కాబట్టి చెప్పడానికి ప్రయత్నించండి క్షమించండి తద్వారా మీరు కృతజ్ఞతతో చెప్పమని చెప్పినప్పుడు అవతలి వ్యక్తి మీకు కృతజ్ఞతలు అని భావిస్తాడు మరియు మీరు ఒక వ్యక్తిని స్వాగతించినప్పుడల్లా లేదా ఒక వ్యక్తి కృతజ్ఞతలు చెప్పినప్పుడల్లా అదే విషయం మీరు కాబట్టి మీకు స్వాగతం అని మీరు చెబుతారు కాబట్టి మళ్ళీ ఒక రకమైన వెచ్చదనంతో ఇప్పుడు దీన్ని వెచ్చదనంతో సాధన చేయండి ఆపై ఎవరైనా మీకు చెబుతుంటే చాలా చెడ్డ వార్త మరియు అప్పుడు మీ క్షమాపణ చాలా సానుభూతితో ఉండాలి కాబట్టి అది చూపించాలి మీరు ఆందోళన చెందుతున్న ఇతర వ్యక్తి కాబట్టి మీరు మీ పనిని ఎలా నిర్వహించగలరో చూడటానికి ప్రయత్నించండి కాల్ చేసేటప్పుడు ఈ సాధారణ పదాలను ముఖ్యంగా మర్యాదపూర్వకమైన వాటిని ఉపయోగించే విషయంలో వాయిస్ నాతో పాటు మీరు తెలుసుకోవలసిన ఇతర ముఖ్యమైన నైపుణ్యాలు కూడా ఉన్నాయి చురుకైన శ్రవణ భాగంలో మీరు చురుకైన శ్రోతగా ఉండాలి మరియు నేను నొక్కి చెప్తున్నాను ఇది మళ్ళీ మళ్ళీ కానీ అది చాలా ముఖ్యమైన విషయం నిజానికి టెలిఫోన్ నైపుణ్యం ఇది చురుకైన శ్రవణ నైపుణ్యంలో భాగం ఇది మాట్లాడటం గురించి కాదు వినడం గురించి కాబట్టి శబ్దాలను వినడం ద్వారా మీ భాగస్వామ్యాన్ని చూపించండి కాబట్టి శబ్దాలను వినడాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే అవతలి వ్యక్తి వాస్తవానికి మిమ్మల్ని చూడటం లేదు మరియు మీరు తల ఊపుతున్నారో లేదో అతను చూడలేడు మీ తల లేదా మీరు మీ తల వణుకుతున్నారా లేదా మీరు అవతలి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నారు మరొకరు దానిని గ్రహించలేరు కాబట్టి నోడ్స్ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి మీరు ఉపయోగించవచ్చు అనిపిస్తుంది లేదా మీరు చెప్పవచ్చు లేదా నేను కాల్ చేసినప్పుడు కొన్నిసార్లు నేను ఇప్పుడు చూస్తున్నానని మీరు చెప్పవచ్చు ఒక వ్యక్తి ఫోన్ చనిపోయిందని లేదా అవతలి వ్యక్తి మిగిలిపోయాడని నేను భావిస్తున్నాను ఫోన్ చేసి ఎక్కడో వెళ్ళాను ఆపై నేను పదేపదే అవతలి వ్యక్తిని అడగాలి మీరు అక్కడ హలో వింటున్నారు కాబట్టి అప్పుడు వారు అవును అవును అవును నేను అక్కడ ఉన్నాను నేను వింటున్నాను అని చెబుతారు ఇప్పుడు ఇది వినేవారు అవతలి వ్యక్తి ఇవ్వాల్సిన చాలా చెడ్డ విషయం కమ్యూనికేషన్ ప్రక్రియలో ఆ వ్యక్తి చాలా ఎక్కువగా పాల్గొంటున్నాడని మీరు సూచిస్తున్నారు ఇది ఫోన్లో జరుగుతోంది నేను మీకు భిన్నంగా చెప్పిన మరో విషయం వివిధ సందర్భాలలో విభిన్న పద్ధతిలో కానీ మొత్తంగా మీరు ఉల్లాసంగా ఉండాలని గుర్తుంచుకోండి మీరు కాల్ చేస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది మరియు మీకు మంచిగా అనిపించినప్పుడు మరియు మీకు మంచిగా అనిపించినప్పుడు మంచిగా అనిపిస్తే మీరు రిసీవర్కు కూడా మంచి అనుభూతిని కలిగిస్తారు మరియు రిసీవర్ ఫోన్ రిసీవర్ను ఉంచుతుంది అంటే ఎప్పుడు కాల్ చేసిన వ్యక్తి అతను లేదా ఆమె కాల్ చేసిన తర్వాత ఫోన్ను మంచి భావంతో ఉంచుకోవాలి అతను లేదా ఆమె మీతో మాట్లాడారని మీరు వారికి ఆ మంచి అనుభూతిని ఇవ్వడం ముఖ్యం వారు చాలా చెడు మానసిక స్థితితో ప్రారంభించారు బహుశా వారు మీకు కాల్ చేసినప్పుడు వారికి సమస్య ఉండవచ్చు వారు కోపంగా ఉన్నారు కానీ చివరికి వారు మంచి అనుభూతి చెందుతారు రిసీవర్ను ఫోన్లో వదిలేయండి మీ కాలర్ గురించి తెలుసుకోండి కాబట్టి ఎవరైనా మీకు కాల్ చేస్తున్నప్పుడు లేదా మీరు కాల్ చేయబోతున్నప్పుడు మీకు అవకాశం ఉంటే కొంత హోంవర్క్ చేయండి కానీ ఎవరైనా ఉంటే కాల్ జరుగుతున్నప్పుడు కూడా కాల్ చేస్తోంది మీ కాలర్ వివరాలను గుర్తించడానికి ప్రయత్నించండి ఎందుకంటే వయస్సును బట్టి ఆ వ్యక్తి సీనియర్ లేదా అని మీరు ఊహించవచ్చు ఒక ఉన్నత అధికారి హోదాను గుర్తించి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు తదనుగుణంగా మీరు వారికి చూపించాల్సిన గౌరవ స్థాయిని పెంచవచ్చు మరొక వ్యక్తి కి మరియు ఆ వ్యక్తికి డాక్టర్ ప్రొఫెసర్ సర్ వంటి హోదా ఉంటే మరియు అది ఉందా మిస్ లేదా మిస్ఎస్ కాబట్టి మీరు కాల్ చేసిన వ్యక్తిని అడ్రస్ చేయడానికి ఈ శీర్షికలను ఉపయోగించాలి గుర్తించబడినట్లు అనిపిస్తుంది మరియు ఏ కాలర్ అయినా గుర్తించబడాలని కోరుకునే విషయాలలో ఇది ఒకటి మరియు చివరికి మీలో కొందరు మీరు ఉన్నందున కొన్ని కాల్స్ చేయరు ఎవరికైనా కాల్ చేసి ఆపై కొన్ని వార్తలను పంచుకోవడానికి భయపడి కొన్నిసార్లు మీరు దానిని తప్పించుకుంటారు ఎందుకంటే మీకు ఒక రకమైన భయం ఉంది ఇప్పుడు ఇది కొద్దిగా మొత్తం ముందు చెప్పబడింది ఆ పోరాటం లేదా విమాన ప్రతిస్పందనను సక్రియం చేయడానికి మరియు ఆపై మీకు శక్తినివ్వడానికి భయం అవసరం ఇది మిమ్మల్ని ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది ఇప్పుడు మీరు బయటకు వచ్చే ఆ శక్తిని ఉపయోగించినప్పుడు మాత్రమే మీరు ఆ కష్టతరమైన వ్యక్తితో మాట్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు మీ ప్రారంభ భయం ఆ వ్యక్తితో మాట్లాడండి అసహ్యకరమైన వ్యక్తి కోపంగా ఉన్న కస్టమర్తో మాట్లాడతాడు మరియు భయం ఉంటుంది కానీ అప్పుడు మీకు ఇవ్వబడిన చిట్కాలను ఉపయోగించి మీరు ఈ విధంగా మాట్లాడాలని నిర్ణయించుకుంటారు మరియు మీరు అలా చేసినప్పుడు మీరు భయపడేదాన్ని పదేపదే పునరావృతం చేయడం ద్వారా మీరు విశ్వాసాన్ని పొందుతారు మీరు కోపంగా ఉన్న వ్యక్తితో మాట్లాడినప్పుడు అప్పుడు మీరు ప్రావీణ్యం పొందుతారు అప్పుడు ప్రజలు కోపంగా ఉన్న ఎవరితోనైనా మాట్లాడగల వ్యక్తిగా మిమ్మల్ని కలిగి ఉండటానికి ముందుకు వస్తారు ఏవైనా విభేదాలను పరిష్కరించి ఆపై అవతలి వ్యక్తికి ఓదార్పునివ్వండి మరియు మీ ప్రసంగం ముగింపులో సంతోషంగా ఉంది కాబట్టి ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి అసౌకర్యంగా లేదా అసౌకర్యంగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉందని మీరు భావించినప్పుడు కాల్స్ చేయడానికి భయపడతారు భయపెట్టే వ్యక్తిత్వం కారణంగా మీరు ఎవరికైనా భయపడినప్పుడు అతను ఉన్నత అధికారి లేదా ఆమె మీతో మాట్లాడకపోవచ్చు అనే వాస్తవం కాబట్టి లేదా ఈ రకమైన సంక్లిష్టతలు కానీ ప్రయత్నించండి అభ్యాసం ద్వారా మాత్రమే వచ్చే విశ్వాసం మరియు విశ్వాసంతో ఆ భయాన్ని భర్తీ చేయండి మొత్తంగా మర్యాదగా ఉండండి ఆపై మీరు మర్యాదగా ఉన్నప్పుడు దయచేసి మీకు మరియు అందరికీ ధన్యవాదాలు చెప్పండి కొన్ని మర్యాదపూర్వకమైన వ్యక్తీకరణల మధ్య ముఖ్యంగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలిసిన వారు నేను మరియు నేను నేను మీతో మాట్లాడవచ్చా నేను మీతో ఒక క్షణం మాట్లాడవచ్చా నేను మీతో మాట్లాడవచ్చా కాబట్టి మీరు తేడాను చూడవచ్చు నేను వాస్తవానికి క్రియాత్మకంగా రెండూ ఒక రకమైనవి అభ్యర్థించండి కానీ నేను నిజమైన మర్యాదగా ఉండగలను మరింత మర్యాదగా ఉండగలను నేను ఒక సీనియర్ లాగా ఉండగలను ఇది ఎల్లప్పుడూ సురక్షితంగా ఉందని జూనియర్ను అడగవచ్చుఅప్పుడు నేను మీకు ఎలా సహాయం చేయగలను కాబట్టి మీరు ఈ పదాలను పరిశీలించినప్పటికీ ఎప్పుడు వచ్చే స్వర వ్యత్యాసాలను మీరు చూడవచ్చు మీరు ఉపయోగించవచ్చు నేను చేయగలనా మరియు నేను చేయగలనా నేను చేయ గలనా అనేది అవకాశం వంటిది మీరు దీన్ని చేయగలరా నేను చేయగలనా కానీ ఇప్పటికీ నేను మీకు అవకాశం ఇస్తున్నాను కాబట్టి ఉపయోగించడానికి ప్రయత్నించండి నేను తేడాను అర్థం చేసుకోగలను మరియు అదేవిధంగా మీరు ఉపయోగించినప్పుడు మీరు నా కోసం దీన్ని చేస్తారా మీరు నా కోసం దీన్ని చేయగలరా మళ్ళీ ఎంచుకోండి మీరు చాలా సార్లు మరియు ఇష్టానుసారం మీరు దయచేసి నా కోసం దీన్ని చేస్తారా దయచేసి రేపు 9 గంటలకు దర్శకుడితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి కాబట్టి మీరు దయచేసి మర్యాదపూర్వకమైన గుర్తుల పరంగా కూడా దీనిని మర్యాదపూర్వకంగా ఉపయోగించేలా చేస్తుంది ఇప్పుడు మీరు చేయగలరా ఇంకా మీరు చేయగలిగిన దానికంటే మృదువుగా ఉంది మరియు మర్యాద పరంగా మీరు ఇంకా మృదువుగా ఉంటారా మీరు చెయ్యగలరు కాబట్టి తగ్గించడానికి మీరు మళ్ళీ జోడించగలరా మీరు దయచేసి నా కోసం దీన్ని చేయగలరా దయచేసి నా కోసం దీన్ని చేయాలనుకుంటున్నారా దయచేసి ఎల్లప్పుడూ ఈ మర్యాదపూర్వకమైన గుర్తులను జోడించండి అని నేను చెప్పాను క్షమించండి ధన్యవాదాలు స్వాగతం నిజానికి మీరు వాయిస్ని రికార్డ్ చేసినప్పుడు మీరు ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తారు వేరే పద్ధతిలో రికార్డ్ చేసి మీరు క్షమించండి అని చెప్పినప్పుడు అది ఎలా అనిపిస్తుందో చూడండి చివరగాపరిభాషలను నివారించండి కాబట్టి పరిభాషలు అంటే తెలిసిన పదాలు మాత్రమే పాత్రికేయులు వంటి చాలా చిన్న సమూహాలకు వారు తమ సొంత పరిభాషలు ఉపయోగిస్తారు కంప్యూటర్ను సైన్స్ వ్యక్తులు వారి స్వంత పరిభాషలను ఉపయోగిస్తారువైద్యులు వారి స్వంత ప్రత్యేక పదాలను ఉపయోగిస్తారు ఇప్పుడు మీరు ఒక చిన్న సమూహంతో మాట్లాడుతున్నప్పటికీ దాన్ని ఉపయోగించకుండా ఉండండిఅది కూడా సాంకేతికతను ఉపయోగించకుండా ఉండండి కష్టమైన పదాలను అర్థం చేసుకోవడానికి అవతలి వ్యక్తికి కష్టంగా ఉండే పదాలు ఉపయోగించరు సాధారణ పదాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి వీలైనంత సహజంగా మరియు ఆకస్మికంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రభావితమైన స్వరం కృత్రిమ పద్ధతిలో మాట్లాడకండి సహజంగా ఉండండి మరియు అధికారికమైన వాటిలో కూడా మీరు సహజంగా ఉండవచ్చు ఇది కొంచెం అనధికారికంగా అనిపిస్తుంది కానీ ఇప్పటికీ మీరు ఉత్సాహంగా ఉన్నారనే చిత్రాన్ని మీకు ఇచ్చే బదులు కాబట్టి అది చూపించడం మంచిది మీరు కొంచెం అనధికారికంగా ఆకస్మికంగా సహజంగా చల్లగా కనిపిస్తున్నారు తద్వారా మరొకటి ఒక వ్యక్తి మీతో మాట్లాడటం స్నేహపూర్వకంగా మరియు ఓదార్పునిస్తుంది అన్ని ఫోన్లు కాల్స్కా దు సమస్యలను ఎదురుచూడండి మీకు ఆహ్లాదకరంగా ముగుస్తాయి అయితే మీరు వాటిని ఉత్తమంగా చేయడానికి ప్రయత్నిస్తారు అవతలి వ్యక్తి నిజంగా చెడిపోవచ్చు ఆ రోజు మీ రోజంతా మానసిక స్థితిని కొంతమంది వ్యక్తులు మీ వారాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చు కొంతమంది వ్యక్తులు మీతో మీరు పూర్తిగా ఒత్తిడికి గురయ్యే విధంగా మాట్లాడవచ్చు క్రెడిట్ కార్డ్ విక్రేత నుండి కాల్ చేయండి ఆపై కొన్నిసార్లు మీరు ఎక్కువ కాలం చెల్లించలేదని మీకు తెలుస్తుంది చెల్లించవలసి ఉంటుంది ఆపై కాల్స్ వస్తాయి ఆపై మిమ్మల్ని దుర్వినియోగం చేస్తాయి ఆపై మీకు చెప్పడానికి ఏమీ ఉండదు ఆ క్షణం కాబట్టి ఈ రకమైన కాల్స్ వాస్తవానికి మీ నరాలలోకి ప్రవేశించవచ్చు ఆపై అది చేయవచ్చు మరోవైపు మీరు ఎప్పుడూ మర్యాదగా ప్రారంభించని పరిస్థితులు ఉంటాయ అది ఎలా జరుగుతుందో తెలుసు కానీ సమస్యలను ముందుగానే అంచనా వేయడానికి ప్రయత్నించండి సమస్యలు అవతలి వ్యక్తి స్వభావం వల్ల మాత్రమే కాదు మీరు ఆకస్మికంగా కూడా ఇవ్వవచ్చు సాంకేతిక స్నాక్స్ కోసం మీ ఫోన్ బ్యాటరీని ఉపయోగిస్తోందని అనుకుందాం అది పనిచేస్తుందో లేదో తనిఖీ చేయండి సరిగ్గా ఛార్జ్ ఒక ముఖ్యమైన కాల్ అయిపోయే సమయం కాకూడదు ఆలస్యం కొన్నిసార్లు మీరు వేచి ఉన్న అపార్థాలలో ఎక్కువసేపు ఉంచబడతారు మీ వల్ల కాదు కానీ ఇతరులు అర్థం చేసుకోలేకపోవడం వల్ల మీ భాష వాడకం లేదా కొన్ని ఉండవచ్చు ఒక రకమైన సమస్య కానీ మళ్ళీ చెత్త పరిస్థితి చెలరేగేలా చూసుకోండి ముఖ్యంగా అవతలి వ్యక్తి యొక్క భావోద్వేగం కాబట్టి మీరు అనుకోకుండా ఏదో చెప్పారు అవతలి వ్యక్తిని బాధపెట్టాలనే మీ ఉద్దేశ్యం కాదు కానీ మరొకరు దానిని తప్పుగా తీసుకొని ఆపై సంభాషణ చాలా మర్యాదగా ప్రారంభమైనప్పటికీ మీపై కోపంగా కేకలు వేయడం ప్రారంభించారు కాబట్టి ముఖ్యంగా వృత్తిపరమైన కాల్స్ లో సమస్యలను ఊహించి సిద్ధంగా ఉండండి దాని కోసం ఇది చెప్పబడింది కాబట్టి ముందుగానే హెచ్చరించాలంటే ముందుగానే ఆయుధాలు కలిగి ఉండాలి కాబట్టి ఈ వ్యక్తి ఖచ్చితంగా ఏదైనా అడుగుతాడని మీకు తెలిస్తే సమస్యను సృష్టిస్తుంది కాబట్టి మీరు ఫోన్ కాల్ చేసేటప్పుడు ఆ డేటాను మీ టేబుల్పై ఉంచుకోండి కాబట్టి మీకు తెలిసినప్పుడు సిద్ధంగా ఉంటే మీ మనస్సు చల్లగా మరియు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మీరు దాని నిర్వహించడానికి నమ్మకంగా ఉంటారు నేను ముగించే ముందు చివరి రెండు పాయింట్లు ప్రతి కాల్ ఒక అవకాశం అని గుర్తుంచుకోండి మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచండి మరియు వాస్తవానికి మీ మృదువైన నైపుణ్యాలను మరియు మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోండి మీ సంస్థ లేదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల చిత్రం మీరు చెడు చేస్తారు ఇది వాస్తవానికి మీ సంస్థ లేదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులపై ప్రతిబింబిస్తుంది కాబట్టి వారు మీ గురించి చెడు మాత్రమే చెప్పరు కానీ వారు సంస్థ అని అనుకుంటారు మిమ్మల్ని నియమించుకున్న సంస్థ కూడా చాలా చెడ్డది కానీ మరోవైపు గుర్తుంచుకోండి మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మరియు ఇమేజ్ను మెరుగుపరచడానికి ఇది ఒక అవకాశం కాల్ చేసిన ఇతర వ్యక్తితో సంబంధం మంచి కాల్ చేయండి ఆ మంచి వదిలివేయండి చివరికి అనుభూతి చెందడం మంచి సంబంధాన్ని పెంచుతుంది కాబట్టి అది మళ్ళీ చిత్రాన్ని మెరుగుపరుస్తుంది మీ సంస్థ మరియు మీరు మరియు అది వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి మీకు సహాయపడతాయి నేను దీనిని ముగించబోతున్నప్పుడు మీరు మొత్తంగా గుర్తుంచుకోవలసిన మరో విషయం టెలిఫోన్ నైపుణ్యాలపై పూర్తి మాడ్యూల్ మరియు తరువాత నేను దీని కోసం దాదాపు మూడు మాడ్యూల్స్ ఖర్చు చేసాను చివరిది కానీ కనీసం కాదు మరియు నేను చాలా ముఖ్యమైనది కూడా మీరు ఉండాలి అని చెబుతాను ఎవరితోనైనా మాట్లాడాలనుకునే వ్యక్తి నేను దీనిని ఒక రకమైన స్వీయ అవగాహనతో ప్రారంభించానని గుర్తుంచుకోండి మీరు ఎవరిని ఇష్టపడతారని నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు స్వీయ ప్రతిబింబ ప్రశ్నలు మాట్లాడండి మరియు మీరు మాట్లాడటానికి దూరంగా ఉన్న వ్యక్తి ఎవరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ తప్పించుకోవాలనుకునే వ్యక్తితో కాకుండా ఎవరైనా మాట్లాడాలనుకునే వ్యక్తితో ఉండాలి కాలర్ ఐడిలో మీ కాల్ చూసినప్పుడు ప్రజలు మిమ్మల్ని తప్పించుకోవాలని భావించకూడదు కాబట్టి నేను ఇంట్లో లేనని ఈ వ్యక్తికి చెప్పమని వారు పిల్లలకు చెబుతారు కాబట్టి నేను ఎక్కడైనా నేను ఆఫీసులో ఉన్నాను ఈ వ్యక్తికి నా మొబైల్ నంబర్ ఇవ్వవద్దు ఆ వ్యక్తిగా మారవద్దు ప్రజలు మిమ్మల్ని ఎందుకు తప్పించుకుంటున్నారో ఆలోచించండి వారు మిమ్మల్ని తప్పించుకుంటారు ఇది మీ సుదీర్ఘ నిర్లక్ష్యంగా మాట్లాడటం అనేది మీరు అనే వాస్తవం కాబట్టి విసుగు మరియు అప్పుడు ఇతరుల కాలంలోకి చొరబడి ఆపై ఎటువంటి పరిగణన లేకుండా మీరు సానుభూతితో ఉంటారు కాబట్టి మీరు డిమాండ్ చేసిన కాల్ చేసినప్పుడు అహంకారంతో స్వార్థపూరితంగా ఉండండి అవతలి వ్యక్తి ఎల్లప్పుడూ మీ బెక్ మరియు కాల్ వద్ద ఉండాలి ఇప్పుడు ఎవరైనా తప్పించుకుంటే ప్రజలు ఎందుకు తప్పించుకుంటున్నారో ఈ విషయాలను అడగండి మార్చడానికి ప్రయత్నించండి పరిస్థితి చిట్కాలను అనుసరించి ఎవరైనా కోరుకునే వ్యక్తిగా నెమ్మదిగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి ఫోన్లో లేదా వ్యక్తిగతంగా కూడా మాట్లాడకూడదు ఇది ఒక ఉందని చెప్పిన తరువాత ఆవిష్కరణగా ఈ టెలిఫోన్ యొక్క పరిమితి సంగీత నుండి ఈ ప్రసిద్ధ కోట్ను చూడండి మేధావి ఏఆర్ రెహమాన్ను ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు కాబట్టి అతను ఆ సమయంలో చెప్పాడు నేను తరచుగా పని చేసే సంగీతానికి పగలు లేదా రాత్రి లేదని ఆయన నాకు చెప్పారు ఫోన్ కాల్స్ లేని రాత్రి నన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు మంచి వ్యక్తి అయినా లేదా చెడు వ్యక్తి అయినా మీ వాయిస్ అంతా బాగుందా లేదా అనే విషయంలో ఎ రెహమాన్ వంటి వ్యక్తులు ఉన్నారు వారి సృజనాత్మక ప్రతిభకు భంగం కలిగించే ఫోన్ కాల్స్ అస్సలు వద్దు ఇప్పుడు ఫోన్ కాల్స్ అలా ఉండవచ్చా విసుగు ఇది నిజంగా ఒకరి సృజనాత్మక ప్రవాహాన్ని ప్రభావితం చేయగలదా దీని గురించి ఆలోచించండి దీనిలో నేను తదుపరి మాడ్యూళ్ళను ప్రారంభించబోతున్నాను సాంకేతికత ఎలా ఉండాలి వాస్తవానికి అన్ని ప్రయోజనాలను ఇవ్వడం అనేది పర్యావరణానికి మాత్రమే కాకుండా చాలా హాని కలిగిస్తుంది కానీ మన వ్యక్తిత్వానికి కూడా మరియు మెరుగుపరచడం పేరిట ఇది వాస్తవానికి ఎలా ప్రభావితం చేస్తోంది మన సాఫ్ట్ స్కిల్స్ వాస్తవానికి మన వ్యక్తిత్వం యొక్క పెరుగుదలకు మరియు సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి ఈ గమనికతో నేను దీనిని ముగిస్తాను ఇది మీకు ఉన్న మొత్తం కోర్సులో సగం కాబట్టి మిగిలిన సగం ఈ విధంగా ఉత్తేజకరమైనదిగా ఉన్నందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు మాతో ఉండాలని నేను ఆశిస్తున్నాను మరియు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు చాలా మంచి రోజు